డిజైన్ థింకింగ్ సెషన్కు తిరిగి స్వాగతం మేము ఇప్పుడు ప్రారంభిస్తున్న ఈ ప్రత్యేక అంశాన్ని మల్టీ వై అని పిలుస్తారు దీనిని 5 వైస్ అని కూడా పిలుస్తారు ఇది 70 వ దశకంలో టయోటా చేత సృష్టించబడింది మరియు దుకాణ అంతస్తులో బాగా ప్రాచుర్యం పొందింది ఇది చిన్న పిల్లవాడి పద్ధతి మనము దీనిని గతంలో కూడా చూశాము మేము మీకు ఒక ఉదాహరణ చూపించాము ఈ 5 వైస్ వాస్తవానికి అర్థం ఏమిటో మేము ఈ పద్ధతిని కొంచెం వివరంగా పరిష్కరించబోతున్నాము కనుక ఇది ఒకదాని తరువాత ఒకటిగా వైస్y's యొక్క సిరీస్ కావచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న ఇది ఎందుకు జరుగుతుంది మరియు అది క్రిందికి వెళ్తుంది ఇప్పుడు మీరు నిర్మించగల వైస్ చైన్ ఉంది తద్వారా దానికి కారణం ఇవన్నీ తార్కిక అనుసంధానించబడిన తార్కికంగా ఏర్పడతాయి కాబట్టి మీరు మొదట్లో కొన్ని విషయాలను ఊహించుకోవాలి మరియు మీరు కస్టమర్తో మాట్లాడేటప్పుడు మీరు పరస్పర సంబంధం కలిగి ఉంటారు మీరు కొంతమంది నిపుణులతో మాట్లాడతారు ఇది వాస్తవానికి సరియైనదేనా లేదా మీరు తిరిగి ఫీల్డ్కు వెళ్లి ఆ పరస్పర సంబంధం కోసం కొంత డేటాను పొందవచ్చు కాబట్టి దీన్ని పరీక్షించడానికి నేను మీకు చాలా సులభమైన మార్గాన్ని ఇస్తాను గ్రాఫికల్గా మీరు దీన్ని సూచించవచ్చు ఆ విధంగా అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి నేను చెప్పినట్లుగా ఇది టయోటా యొక్క 5 వైస్ విధానంపై ఆధారపడి ఉందని మనము దానిని మన స్వంత సౌలభ్యం కోసం ఉపయోగిస్తాము కాబట్టి మేము తరగతికి చాలా ఆలస్యంగా మరియు చాలా క్రమం తప్పకుండా వచ్చే నా అభిమాన విద్యార్థి యొక్క ఈ దృష్టాంతానికి తిరిగి వెళ్తాము అతను తరగతికి ఆలస్యంగా రావడం అనేది రెగ్యులర్ ఇప్పుడు అతను దీన్ని ఎందుకు చేస్తున్నాడో అని ఆలోచిద్దాం కాబట్టి నేను దాని కిందకు చేరుకోవాలనుకున్నాను అవును నేను విద్యార్థికి కష్టాన్ని కలిగించాలనుకుంటున్నాను నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీరు విన్నట్లుగా దీనితోనే మనం ప్రారంభించటానికి ఒక దృష్టాంతంగా చూస్తాము తద్వారా ఈ 5 వైస్5 y's ఎలా పనిచేస్తుందో ఏ సందర్భం ఉన్న ఎవరైనా ఈ ఉదాహరణను అర్థం చేసుకోవచ్చు స్థాయి 1 వద్ద మొదట చూడటానికి ప్రాథమిక ఆవరణ మొదటి ఎందుకు విద్యార్థి ఎందుకు తరగతికి అంత ఆలస్యంగా వస్తాడు అనే సమాధానం వారు ఆలస్యంగా మేల్కొన్నందున దీన్ని గ్రాఫికల్ ఆకృతిలో చూద్దాం అతను మేల్కొనే సమయం ఇక్కడ ఉంది కాబట్టి అతను మేల్కొనడం చాలా ఆలస్యం మరియు అందువల్ల వాస్తవానికి ఆలస్యంగా తరగతికి వస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఆలస్యం అతను ఆలస్యంగా మేల్కొన్నందున అతను ఆలస్యంగా తరగతికి వస్తాడు కాబట్టి మీరు x అక్షం x అక్షం ఇక్కడ దిగువన మరియు మీ ఎడమ వైపున చూసే దాని మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే మీరు విద్యార్థి యొక్క సమయ పనితీరును y అక్షం ట్రాక్ చేస్తున్నది ఇప్పుడు అతను తరగతికి ఆలస్యంగా వచ్చాడు ఎందుకంటే అతను మేల్కొలపడానికి ఆలస్యం అయ్యాడు అంత సులభం ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ దిగువన గుర్తించినట్లు ఇది నిజం కాదా అని నేను ఆశ్చర్యపోతున్నాను కానీ అది అతను నాకు చెప్పింది కాబట్టి నేను దానిని ముఖ విలువతో తీసుకుంటాను ఇప్పుడు నేను దీని గురించి విశ్లేషణాత్మకంగా దీని గురించి చాలా పద్దతిగా ఉంటే అతను ఏ సమయంలో చూపిస్తాడో అనే దానిపై నేను అతనిని రోజువారీ ప్రాతిపదికన ట్రాక్ చేస్తాను మీరు ఇక్కడ రేఖా చిత్రం ఉంచవచ్చని మీకు తెలుసు అతను ఏ సమయంలో నిద్రపోతాడు మరియు అతను ఏ సమయంలో మేల్కొంటాడు అనే గుర్తులు కాబట్టి మీరు దీని గురించి విశ్లేషణాత్మకంగా ఉండవచ్చు మరియు వాస్తవానికి ఒక రేఖాచిత్రం చేసి వాస్తవానికి సరిపోతుందో లేదో చూడండి కాబట్టి ఇది చేయటానికి ఒక మార్గం కానీ ఊహ ఏమిటంటే వారు ముందుగానే మేల్కొన్నట్లయితే వారు తరగతికి సమయానికి చేరుకుంటారు కనుక ఇది నాకు ఉన్న ఊహ సరే కాబట్టి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది తరువాతి ప్రశ్నను తెస్తుంది వారు ఎందుకు ఇలా ఆలస్యంగా మేల్కొంటారు మీకు తెలుసు మీరు తరగతికి సమయానికి రావాలనుకుంటే వారు అంత త్వరగా లేవాలి కాని స్పష్టంగా కాదు కనుక ఇది తర్కశాస్త్రం యొక్క తదుపరి స్థాయికి మనలను తీసుకువస్తుంది కాబట్టి వారు ఆలస్యంగా నిద్రపోయారు ఎందుకంటే వారు ఆలస్యంగా నిద్రపోయారు సరే అందువల్ల అతను చాలా ఆలస్యం అయిన తరగతికి ఉదయం 8 30 గంటలకు ఉదయం 8 గంటలకు లేచాడు ఎందుకంటే అతను తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోయాడు కాబట్టి అది చాలా ఆలస్యం చేసాడు అతనికి తగినంత నిద్ర లేదు అందుకే ఇక్కడ మీరు మళ్ళీ నా x అక్షం వైపు చూస్తే ఇక్కడ నిద్రించే చివరి గంట నిద్రపోయేటప్పుడు తరగతికి అతని పనితీరును ప్రభావితం చేస్తుంది అతను క్లాస్ కి ఆలస్యం అవుతున్నాడు ఇప్పుడు మనం ఉంటే స్పెక్ట్రం యొక్క మరొక వైపు అతను ముందుగానే మేల్కొంటే అతను తరగతికి సమయానికి వస్తాడు మరియు ఈ ప్రక్రియలో నన్ను సంతోషంగా ఉంచుతాడు కాబట్టి ఇది స్థాయి 2 అక్కడ అతను నిద్రపోవడానికి ఆలస్యం మరియు అతను తరగతికి ఆలస్యం అవుతుంది అతను నిద్రపోవడానికి ముందు గానే చేస్తే అతను సమయానికి వస్తాడు మరలా ఇక్కడ ఊహ ఇప్పుడు మొదటి స్థాయి తార్కికతకు జోడించబడింది వారు ముందుగానే నిద్రపోతే వారు ముందుగానే మేల్కొంటారు మరియు అందువల్ల తరగతికి రావటానికి సమయం ఉంటుంది అంత సులభం కాబట్టి ఇది మా ఊహ మళ్ళీ పరీక్షించటానికి మీరు దాని గురించి విశ్లేషణాత్మకంగా ఉండవచ్చు మీరు డేటా పాయింట్లను తీసుకొని ఇది నిజంగా నిజమా కాదా అని ధృవీకరించవచ్చు లేదా కొంత డిపెండెన్సీ ఉందా మీరు దీని గురించి విశ్లేషణాత్మకంగా ఉండవచ్చు సరే ఇప్పుడు ఈ హేతువును తదుపరి స్థాయికి తీసుకెళ్లండి కాబట్టి ఇది స్థాయి 3 బాగా ఉంది నేను అతనిని అడిగాను మరియు అతను బాగా చెప్పాడు నాకు చాలా కోర్సులు ఉన్నాయని నాకు తెలుసు మీ కోర్సు నేను మాత్రమే తీసుకోను నాకు నిర్వహణ ఉంది నాకు ఇది ఉంది నాకు అది ఉంది కాబట్టి అతను సుమారు 10 కోర్సులను వివరించాడు ఓ అబ్బాయి కాబట్టి 10 కోర్సులు అంటే 10 గడువు అందువల్ల అతనికి చాలా గడువులు ఉన్నాయి మరియు అందువల్ల అతను తరగతికి ఆలస్యం అవుతుంది అతను చాలా తరగతులు కోర్సులు కోసం సైన్ అప్ చేసినందున అతను చాలా గడువులను కలిగి ఉన్నాడు మరియు అందువల్ల అతను ఆలస్యంగా నిద్రపోయాడు మరియు అందువల్ల మేల్కొలపడానికి ఆలస్యం అవుతాడు మరియు అందువల్ల అతను నా తరగతికి కూడా ఆలస్యం అవుతాడని మీ నమ్మకానికి దారితీయడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి అతనికి సరళమైన పరిష్కారం చాలా తక్కువ తరగతులకు నమోదు చేయడమే మరియు అతను వాస్తవానికి సమయానికి కనిపిస్తాడు మరలా గతంలో మీకు కొంత డేటా ఉంటే అతను సమయానికి వచ్చాడో లేదో చూడటానికి అతను తక్కువ కోర్సులు తీసుకుంటే అతను తన సగటు కోర్సుల సంఖ్య ఆలస్యం అయితే మరియు అతను చాలా ఆలస్యం అయినందున మీరు అతని ఆన్ టైమ్ పనితీరును ట్రాక్ చేయవచ్చు అతనికి చాలా కోర్సులు ఉన్నాయి కాబట్టి ఇది తార్కిక స్థాయి కావచ్చు మరియు మొదలగునవి మీరు ముందుకు వెళ్ళవచ్చు కాబట్టి వాస్తవానికి ఇక్కడ పరిష్కారం పెద్ద విషయం కాదు అతను నమోదు చేసిన కోర్సుల సంఖ్యను ఎలా తగ్గించవచ్చో మీరు దానిని ఆలోచించవచ్చు తద్వారా అతను తరగతిలో సమయానికి కనిపిస్తాడు కాబట్టి విద్యార్థి యొక్క ఈ విషయంలో నేను పర్యవేక్షిస్తున్న పనితీరు అతని ఆన్ టైమ్ పనితీరు మరియు మన వద్ద ఉన్న వేరియబుల్ అతన్ని చాలా కోర్సులకు నమోదు చేయడానికి లేదా చాలా తక్కువ కోర్సులకు నమోదు చేయడానికి అనుమతిస్తుంది నేను చెప్పినట్లుగా ఇది తక్కువ గడువులను కలిగి ఉంటే అతను ముందుగానే నిద్రపోతారు మరియు అతను త్వరగా నిద్రపోతే అతను ముందుగానే మేల్కొంటారు మరియు అతను త్వరగా మేల్కొంటే అతను తరగతికి సమయానికి చేరుకుంటారు దాని పైన నిర్మించిన భారీ విశ్లేషణ ఉంది కాబట్టి మా ఆన్ టైమ్ పనితీరు ఆన్ అవ్వడానికి ఇవన్నీ నిజం కాబట్టి నేను మరొక సమస్యను తీసుకుంటాను ఈ 5 వైస్ ఎలా పనిచేస్తుందో వివరించడానికి ఈసారి మరింత తీవ్రమైన సమస్య మరొక ఉదాహరణలో ఆటోమొబైల్ సర్వీసింగ్ నుండి వచ్చే ప్రాధమిక ఆదాయాన్ని కలిగి ఉన్న క్లయింట్ నాకు ఉన్నాడు అందువల్ల అతను వాహనాల సర్వీసింగ్ సమగ్రతను చేసేవాడు మరియు అతని ఆదాయం ఎక్కడ నుండి వచ్చింది అతను ఇక్కడ నుండి చాలా దూరంలో లేని డీలర్షిప్ను నడుపుతున్నాడు మరియు అతని ఆదాయాలన్నీ వాస్తవానికి ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ నుండి వచ్చాయి ఇప్పుడు నేను ఒక రోజు గమనించాను అతను తన వ్యాపారం నడుపుతున్న తీరు పట్ల సంతోషంగా లేడు అతను విచారంగా కనిపించాడు మరియు నేను అడిగాను కాబట్టి ఏమి అయింది ఎందుకు మీరు విచారంగా ఉన్నారు మీరు వివరంచగలరా అతను నాకు బాగా చెప్పాడు నా ప్రత్యక్ష ఆదాయం అతను తన ముందు ఒక పెద్ద స్ప్రెడ్షీట్ వైపు చూస్తున్నాడు మరియు అతను దీనిని చూడండి ఆదాయం తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది నేను అయ్యో అవును ఇది తీవ్రమైన సమస్య నేను అర్థం చేసుకోగలను ఏమి జరుగుతుందో ఇప్పుడు మీరు నాకు వివరించగలరా అతను చేస్తున్న ఆటోమొబైల్ సర్వీసింగ్ నుండి మీ ప్రత్యక్ష ఆదాయం ఎందుకు తక్కువ అని నాకు తెలుసు కాబట్టి అతనిని లోతుగా విచారించిన తర్వాత అతను వివరించాడు నేను దాని గురించి ఆలోచిస్తే ఒక వాహనం స్వంతం చేసుకున్న 2 వ లేదా 3 వ సంవత్సరం అయిన తరువాత ఈ కస్టమర్లు నా పని దుకాణానికి రావడం మానేస్తారు మరియు వారు వేరే చోటికి వెళ్తారు ఒక స్థానిక మెకానిక్ ని కనుగొనడం మరియు వారితో సర్వీసింగ్ చేయించుకోవడం కాబట్టి నేను చెప్పాను వేచి ఉండండి ఒక నిమిషం వేచి ఉండండి దానిని ఒక్కొక్కటిగా విశ్లేషించండి కాబట్టి నా మనస్సులో 5 వైస్ ఉంది మల్టీ వైస్ మనస్సులో ఉంది కాబట్టి నేను అతనిని నెమ్మదిగా క్రిందికి తీసుకువెళ్ళాను మరియు నేను అతనిని అడిగాను కాబట్టి ఒక ప్రశ్నను ఎదుర్కొంనాం ఆటోమొబైల్ సర్వీసింగ్ నుండి మీ ప్రత్యక్ష ఆదాయం ఎందుకు తక్కువగా ఉంది ఇప్పుడు నాకు సింగిల్ లైన్ సమాధానం ఇవ్వండి మరియు అతని సమాధానం కస్టమర్ సందర్శనలు చాలా తక్కువ అవి ఉపయోగించిన దానికంటే తక్కువ మంచిది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా నేను దానిని రేఖాచిత్రం లో ఉంచాను నా విద్యార్థి కేసుతో మీరు చూసిన ఇలాంటి రేఖాచిత్రం ఇదే దిగువ అక్షం లేదా x అక్షంలో కస్టమర్ సందర్శనలు ఇవి కస్టమర్ సందర్శనలు అవి తక్కువగా ఉన్నప్పుడు మీకు తక్కువ ఆదాయం ఉందని మీరు కనుగొంటారు నా స్నేహితుడు నాకు చెప్పారు నా క్లయింట్ కూడా నా స్నేహితుడు మంచి స్నేహితుడు అందువల్ల మాకు తక్కువ కస్టమర్ సందర్శనలు ఉన్నప్పుడు ఆదాయం తక్కువగా ఉంటుందని ఆయన నాకు చెప్పారు కాబట్టి దీనికి వ్యతిరేకం కూడా నిజం కాబట్టి మీకు చాలా మంది కస్టమర్ సందర్శనలు ఉన్నప్పుడు వారు వస్తూ ఉంటే మరియు వారిలో చాలా మంది ఉంటే క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్లలో చాలామంది ఉంటే నా ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి మేము గీసిన రేఖాచిత్రం తో సరళ సంబంధం రియాలిటీ ఈ విధంగా సరళంగా ఉండకపోవచ్చు ఈ విధంగా సూటిగా సరళంగా ఉంటుంది కానీ మీరు పని చేయడం ప్రారంభించాల్సిన విషయం ఇది ఇది అర్థం చేసుకోవడం సులభం కాబట్టి మీరు నిజంగా రేఖాచిత్రం చేయవచ్చు మీ యొక్క హిస్టోగ్రామ్ ప్లాట్ చాలా సందర్శనల గురించి చెప్తుంది మరియు నా ఆదాయం చాలా ఉంది మీరు నిజంగా అలా చేయవచ్చు మీరు అలాంటి ఆదాయాన్ని కూడా ఉంచవచ్చు మరియు వాస్తవానికి దాన్ని మరింత వివరంగా ట్రాక్ చేయవచ్చు మరియు మీ కోసం పరస్పర సంబంధం చూడవచ్చు కాబట్టి ఇది సులభం మీరు ఈ హిస్టోగ్రాం ప్లాట్ను ఎలా చేస్తారు సరే కాగితం ముక్క తీసుకోండి కస్టమర్ సందర్శించిన ప్రతిసారీ దానిని గమనించండి మరియు దీని నుండి మీరు ఎంత ఆదాయాన్ని పొందుతారో చూడండి అదే నేను నా స్నేహితుడికి చెప్పాను మరియు ఇది వాస్తవానికి సంబంధించినదని మేము కనుగొన్నాము కాబట్టి ఇది మా మొదటి స్థాయి ఆలోచన నిజం కాబట్టి నేను సరే అని చెప్పాను ఒక మార్గం ఇక్కడ ఆగి వర్క్షాప్కు కస్టమర్ సందర్శనలను ఎలా బాగా పెంచుకోవాలో చెప్పడం నేను ప్రమోషన్లను అమలు చేయగలనని నేను ఉచిత కార్మిక వారాలను నడపగలనని తద్వారా వారి వాహనంతో ముఖ్యంగా పాత వాహనాలతో నడిచే ఎవరైనా శ్రమను ఉచితంగా పొందుతారు అంటే చాలా మంది వ్యక్తులు కనిపిస్తారు మరియు వాస్తవానికి నా ఆదాయం పెరుగుతుంది కనుక ఇది అతను ఆలోచిస్తున్న ఒక సూటి పరిష్కారం లేదా ఇది తన ఇతర దీర్ఘకాలిక దృష్టి అని అతను చెప్పగలడు ఇది స్వల్పకాలిక పని ప్రమోషన్ నడుస్తున్న ప్రతిసారీ అతనికి ఆదాయం ఉంటుంది మరియు వారు తమ స్థానిక మెకానిక్కు తిరిగి వెళతారు కాబట్టి అది తగ్గిపోతుంది ప్రమోషన్ నడుస్తున్నంత కాలం అవి బాగుంటాయి కాబట్టి ఇప్పుడే అడగవలసిన ప్రశ్న ఏమిటంటే చాలా మంది కస్టమర్లు ఎందుకు కనపడరు తద్వారా నా అధిక ఆదాయం వస్తుంది కాబట్టి అతని నుండి సమాధానం అతను చెప్పాడు ఇది నా కస్టమర్ కాబట్టి నేను చేస్తున్నాను కస్టమర్ను ట్రాక్ చేస్తున్నాను అతను నాకు బాగా చెప్పాడు వారిలో కొందరు నా వర్క్షాప్ ఉన్న ప్రదేశానికి చాలా దూరంగా నివసిస్తున్నారు మరియు దగ్గరగా నివసించే వ్యక్తులు మాత్రమే నన్ను తరచుగా సందర్శిస్తారని నేను గమనించాను కాబట్టి అది అతని తార్కికం కాబట్టి నేను సరే అని చెప్పాను అది నన్ను కస్టమర్ ప్లాట్ నుండి దూరం అయిన రెండవ రేఖాచిత్రం తీసుకువస్తుంది అది దూరంగా ఉంటే నా ఆదాయం నిజానికి తక్కువగా ఉంటుంది అందువల్ల దానికి విరుద్ధంగా వారు దగ్గరలో ఉంటే నా సహకారం ఉంటుంది అప్పుడు నా ఆదాయం ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ ఆదాయానికి కారణం కస్టమర్ స్థానం నుండి చాలా దూరానికి సంబంధించినది కాబట్టి నేను అతని నుండి విన్నదానికి ఇది ప్రత్యక్ష సంబంధం కనుక ఇది నా రెండవ స్థాయి తార్కికం ఇప్పుడు మీరు మూడు స్థాయిలు నాలుగు స్థాయిలు వెళ్లి ఈ కేసు నుండి మరిన్ని పొందవచ్చు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు ఆగి నేను చెప్పగలను కస్టమర్ వర్క్ షాప్ ఉన్న ప్రదేశం నుండి కస్టమర్ స్థాన దూరాన్ని మనం ఎలా తగ్గించవచ్చు అప్పటికే అతని మనస్సు పైన సమాధానం బాగానే ఉంది నేను నగరంలోని వివిధ ప్రాంతాలలో మరెన్నో వర్క్షాపులు చేయగలను మరియు ఇక్కడ మేము ఒక సమస్యలో పడ్డాము సరే అతను దానిని భరించగలిగితే అది ఒక పరిష్కారం కావచ్చు అంటే లేదా అతను ఉన్న వారితో లేదా ఈ స్థానిక మెకానిక్లతో కూడా పొత్తు పెట్టుకోగలిగితే వారిని ఎందుకు పోటీదారులుగా పరిగణించాలో అనేది నా ఉద్దేశ్యం మీరు వారిని మీ సహకారులుగా భావించండి ఈ కుర్రాళ్ళు చూపిస్తే నేను మీకు కొంత శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా నా వైపుకు దర్శకత్వం వహించగలిగితే ఆదాయంలో నా భాగాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మనము నిజంగా ఒక అమరిక కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఒత్తిడి అనేది థింకింగ్ లేదా థింకింగ్ యొక్క తెలివి మీద కాదు కస్టమర్ స్థానం నుండి సమీప దూరానికి ఈ దూరాన్ని తరలించే విధానం కాబట్టి మీ థింకింగ్ లు ఇందులో ఉండాలి కాబట్టి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు కాబట్టి మీరు గమనించినట్లయితే x అక్షం మీద మనము దానిని కస్టమర్ దృష్టికోణం నుండి చూస్తున్నాము మరియు ఇక్కడ నేను కంపెనీ కోణం నుండి చూస్తున్నాను పార్టీల యొక్క మరొక వైపు కాబట్టి ఈ ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతున్నారు మీరు దానిని ఒక కోణం నుండి చూస్తే వారు వాస్తవానికి పోటీ పడుతున్నారు అందువల్ల మీరు దానిని రెండు వైపుల నుండి చూడవలసి ఉంటుంది మరియు దానిని చూడాలి వారిద్దరూ ఈ కుర్రాళ్ళు ఇద్దరూ సంతృప్తి చెందారు కాబట్టి ఈ సందర్భంలో లేదా నా విద్యార్థి విషయంలో కూడా స్పష్టంగా కనిపించే వాటిని మనం చూడటం లేదు మనము సరైన పరిష్కారం వైపు చూడటం లేదు ఉదాహరణకు మనము సగం మార్కులో ఉంటే మరియు ఆదాయంలో కొంత భాగాన్ని నేను పొందగలిగితే అది నాతో సరే అప్పుడు అది రాజీ అవుతుంది ఇది మీ కోసం పనిచేస్తే మంచిది మంచిది సమస్య పరిస్థితులు రాజీ పరిష్కారం కోసం మిమ్మల్ని అనుమతిస్తే అలానే ఉండండి కానీ ఇక్కడ ఆవిష్కర్తలుగా డిజైన్ థింకింగ్ ఆవిష్కర్తలుగా మేము కేకును కలిగి ఉండాలని మరియు దానిని కూడా తినాలని కోరుకుంటున్నాము ఇలా మీరు అశ్విన్ వ్యాఖ్యను ఏదో ఒక సమయంలో విన్నారు అదే ఇక్కడ వర్తిస్తుంది సర్వీసింగ్ నుండి అధిక ప్రత్యక్ష ఆదాయం మరియు కస్టమర్ స్థానం నుండి దూరం రెండూ చాలా దూరం కావాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి వారు ఎక్కడ ఉన్నారో అలాగే నేను ఆదాయాన్ని పొందగలుగుతాను ఇప్పుడు నేను కొన్ని ఆటోమొబైల్లను చూశాను ముఖ్యంగా ఫోర్ వీలర్ విభాగంలో దీనిని పిక్ అప్ మరియు డ్రాప్ గా స్వీకరిస్తారు కాబట్టి కస్టమర్ వారు ఎక్కడ ఉన్నా వారి వాహనం మెరుగ్గా ఉండవచ్చు వర్క్షాప్కు కస్టమర్ అన్ని రకాలుగా రావడం మాకు అవసరం లేదు ఇది నిజంగా సమస్య యొక్క మూలం మరియు ఇది కస్టమర్ స్థానం నుండి దూరం కాదు దూరం కస్టమర్ ప్రయాణిస్తాడు కాబట్టి పదాలు వాస్తవానికి మారవచ్చు మరియు మీరు దానిని మార్చినట్లయితే మీరు వాస్తవానికి ఒక రూపాన్ని పొందవచ్చు అతను లేడు లేదా ఆమె ప్రయాణించాల్సిన అవసరం లేదు వారు వర్క్షాప్కు ప్రయాణించాల్సిన అవసరం లేదు కానీ మీరు సర్వీసింగ్ చేసే వ్యక్తులు వాస్తవానికి లొకేషన్కు వెళ్లి వాహనాన్ని తీసుకొని చివర్లో వదిలివేయవచ్చు సరే ఇప్పుడు అది మమ్మల్ని తదుపరి స్థాయి సంఘర్షణకు దారి తీస్తుంది ఇప్పుడు నేను తగినంత మందిని ఎలా పొందబోతున్నాను సర్వీస్ కోసం ఎక్కువ మంది అడుగుతుంటే నేను ఎలా ఉండగలను మన దగ్గర ఉన్న దానితోవాస్తవాన్ని ఎలా ప్రారంభించగలం చాలా మంది సర్వీస్ వ్యక్తులు నగరం అంతటా వెళుతున్నారు కస్టమర్లు ఎక్కడ ఉన్నా వారిని తీసుకొని రోజు చివరిలో వదిలివేస్తారు కనుక ఇది మరొకటి తదుపరి సమస్య ప్రకటన కాబట్టి మేము ఈ చార్టులను ఉపయోగించి స్థాయి ద్వారా ఈ స్థాయిని దాటుతాము అలాగే వైస్ డిఫరెంట్ వైస్ యొక్క స్థాయిలను ఉపయోగించడం మరియు దీనిని మీ కోసం గుర్తించడం కాబట్టి తరువాతి విభాగంలో మీరు ప్రవేశపెట్టిన పరిష్కారాల వల్ల తలెత్తే విభేదాలను మనము నిజంగా చూస్తాము మునుపటి స్థాయిలో కూడా మనము ఒక భావనను బ్రాండ్ ప్రమోషన్ యొక్క పరిష్కారాన్ని ప్రవేశపెట్టామని మీకు తెలుసు అది కార్మిక వ్యయం మీకు ఆదాయ నష్టానికి దారితీసింది మీరు నా పరిష్కారాన్ని గుర్తుంచుకుంటే ఉచిత శ్రమ వారానికి మరియు ఆ వారంలో నేను శ్రమ నుండి ఆదాయాన్ని కోల్పోయాను ఇప్పుడు మనము ఈ శ్రమ వ్యయాన్ని ఎలా నిలుపుకుంటాము మరియు ఇంకా నా అధిక ఆదాయాన్ని కలిగి ఉండవచ్చు అయితే ఈ సందర్భంలో కస్టమర్ను మరింత తరచుగా తీసుకురావాలా కాబట్టి ఇది పరిష్కరించాల్సిన సంఘర్షణ ఇది మా తదుపరిది ధన్యవాదాలు